ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ లో 18వ మాడ్యుల్ కు స్వాగతం మునుపటి మాడ్యుల్ లో మొదలుపెట్టిన లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ను డిజైన్ చేసే అన్వేషణ కార్యక్రమం ఈ మాడ్యుల్ లోనూ కొనసాగిద్దాం నేను 02వ మాడ్యుల్ లో చెప్పినట్లుగా LMS స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ PDF కాపీని సంబంధించిన వీడియోని అందుబాటులో ఉంచుకోండి ఎమన్నా వివరణ అవసరమైనప్పుడు వీడియోని తిరిగి పరిశీలించండి అందుకు పెన్ కాగితం ప్రక్కన పెట్టుకొని వీడియోని అవసరమైనచోట పాజు చేస్తూ ఇప్పుడు మనం ఈ మాడ్యుల్ లో చర్చించుకోబోయే మిగిలిన డిజైన్ అంశాలను పూర్తిచేయటానికి ప్రయత్నించండి మనం ఇంతకుముందు చేసిన డిజైన్ లో గుర్తించిన ప్రాధమిక క్లాసులను వాటి ఎట్ట్రిబ్యూట్స్ ను ఒకసారి పునశ్చరణ చేసుకొందాం ఈ మాడ్యుల్ లో రెస్పాన్సిబిలిటీస్ ను గుర్తించటంపై మన దృష్టి పెడదాం మనం ఇదివరకటి మాడ్యుల్స్ లో చేస్తున్నట్లుగా నిర్ణీతసమయాల్లో క్వాలిటీ చెక్స్ చేసుకుంటూ వాటిని మరింత మెరుగుపరచుకుందాం దానికి వ్యవహారికంగా మనం వ్రాసుకున్న ఈ స్పెసిఫికేషన్ పైనే ఆధారపడి క్లాస్ ఎట్ట్ర్రిబ్యుట్ రెస్పాన్సిబిలిటీస్ ను గుర్తిస్తున్నామనే సంగతి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదివరకటి మాడ్యుల్ లో భాషావిశ్లేషణ విధానాన్ని అనుసరిస్తూ నామవాచాకాలను గుర్తించటం జరిగింది ఆ పద్ధతిలో దాదాపుగా ఈ 50 రకాల నామవాచకాలను గుర్తించాం ఇది పూర్తి జాబితా అనుకున్నా ఇంకా కొన్ని నామవాచకాలను మీరు గుర్తించగలరు తరవాత ఏ నామవాచకాలు వేల్యూస్ గా కనపడతాయో తెలుసుకోటానికి కొన్ని ఎట్ట్ర్రిబ్యుట్స్ ను గుర్తించాం అయినా ఇంకా చాలా మిగిలి ఉండవచ్చు అవి మీరు గుర్తించాలి ఇలా అంచెలుగా చేసిన తరవాత నాణ్యత పరీక్షలు చేసినప్పుడు సిస్టం లో అవి విచ్చిన్నంగా ఉండటంవల్ల కప్లింగ్ చాలా తక్కువగా ఉన్నట్లుగా తెలిసింది ఆ విధంగా కొన్ని సారూప్య అంశాల మధ్య కొంత కొహెషన్ ను కూడా గమనిస్తూ వాటిని క్లాసెస్ గా గుర్తించాం సఫిషియన్సి స్పష్టంగా లేదని అలాగే కంప్లీట్నెస్ ప్రిమిటివ్నెస్ కూడా తక్కువగా ఉన్నట్లు తెలుసుకుంటూ దాదాపు 15 క్లాసెస్ గా ఉండగలిగిన వాటిని గుర్తించాం మరిన్ని కూడా ఉండవచ్చు అయితే ఇవన్ని మనమింతవరకు విశ్లేషించిన వివిధ నామవాచాకాల్లో నుంచి క్లాసెస్ గా కీ ఆబ్స్త్రాక్షన్స్ గా గుర్తింపు తెచ్చుకోదగ్గవి ఇక భాషవిశ్లేషణ పద్దతిని కొనసాగిస్తూ రెస్పాన్సిబిలిటీస్ ను గుర్తించటానికి ప్రయత్నిద్దాం అందుకు మనం క్రియాపదాలపై దృష్టి పెడదాం ఎందుకంటే క్రియాపదాలు వెర్బ్స్ సహజంగా ఒక కార్యాన్ని గాని లేదా కార్యాచరణ ను తలపిస్తాయి క్రియాపదాలు నామవాచకాలలాగానే ప్రాపంచిక వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి కనుక అవి ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ను బాగా గుర్తించగలవు చాలా సందర్భాలలో క్రియాపదాలు చర్యలను సూచించినప్పటికీ కొన్నింటిలో మాత్రం అవి సంధాయకంగా ఉంటూ ప్రాపర్టీలుగా కనపడవచ్చు కాని ప్రాధమికంగా క్రియాపదాలనుంచి ఒక ఆబ్జెక్ట్ నిర్వర్తించే వ్యవహారాలను రాబట్టటానికి మనం ప్రయత్నిద్దాం ఇంతవరకు మనం క్లాసెస్ ను గుర్తించటం ద్వారా అనుకూలమైన ఆబ్జెక్ట్స్ గురించి బాగా మంచి అవగాహనతో ఉన్నాం ఇప్పుడు నామవాచకాల విశ్లేషణ ద్వార రీయుసబిలిటిని పరిశీలిద్దాం అంటే అదే వెర్బ్ కాని దాని సారూప్యమైన వెర్బ్స్ కాని లేదా ఒకే విధమైన చర్యలు గాని వేరువేరు సందర్భాలలో ప్రస్తావించటం కనుక జరిగితే అటువంటివాటిని రీయుసెడ్ వెర్బ్స్ గా గుర్తిద్దాం సాధారణంగా చర్యలంటే సంఘటనలకు సంబంధించినవి స్ట్రక్చరల్ క్లస్టరింగ్ లో క్లాసెస్ ను గుర్తించటానికి జరిగిన విశ్లేషణ సందర్భంలో వాటిని ప్రస్తావించటం జరిగింది ఈవెంట్ అనేది జరిగిన ఒక సంఘటన కాబట్టి వెర్బ్స్ ను గుర్తించటం ద్వారా ఆయా ఈవెంట్స్ గురించి వివరంగా తెలుసుకోగలం వ్యాకరణం పరంగా చూసినా ఒక వాక్యంలో కర్త కర్మ ఆబ్జెక్ట్ క్రియ వెర్బ్ అనేవి ఉంటాయి కనుక ఆబ్జెక్ట్ ను ఆశించియున్న వెర్బ్ ని OOAD పరంగా ఆ ఈవెంట్ ని తేలికగా సేకరించగలం అలాగే ఆ క్రియలకు ఈవెంట్స్ ప్రతిస్పందనలను కూడా తెలుసుకోగలం కాబట్టి వెర్బ్స్ క్రియ విశ్లేషణ ద్వారా సిస్టం లో ఏం జరుగుతుందో మనకు బాగా అర్ధంకావాలి ఇంతకుముందు చేసినట్లుగానే వెర్బ్స్ ను గుర్తించటానికి నేను నీలం రంగు పెన్ వాడుతున్నాను ఉద్యోగుల లీవ్ హాజరు విషయాలను నిర్వర్తించటానికి కంపెనీ ఈ LMS ను ఉపయోగించదలచుకుంది 'wants' 'manage' అనేవీ అసలు సిస్టం వివరణ లోనివి కాదు ఇక్కడ సందర్భానుసారంగా వచ్చిన వెర్బ్స్ కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదు కాని ఈ 'work' అనే వెర్బ్ కి 'employee' అనే సబ్జెక్ట్ ఉంది అలాగే 'report' మరల 'report' ఇక్కడ 'approvesapproval' ఇక్కడ 'regret' మరల 'report' 'approve' ఇలా చాలా వెర్బ్స్ కనపడుతున్నాయి ఈ విధంగా మనం నౌన్స్ ను గుర్తించినట్లుగా చాలా వెర్బ్స్ ను రెస్పాన్సిబిలిటీ గుర్తింపు లో భాగంగా గుర్తించగలము ఇలా ఈ డాక్యుమెంట్ లో ఇంకా ముందుకు వెళితే ఒక చోట వివిధ రకాలైన లీవ్ ల గురించి చర్చించటం చూస్తాము అక్కడ 'credited' అనే వెర్బ్ కనపడినప్పుడు లీవ్ లనేవి క్రెడిట్ సిస్టం కు సంబంధించినవని తెలుసుకుంటాము అవి 'joining' కు సంబంధించినవిగా అలాగే ఇంకొక వెర్బ్ 'prorated' ఇంకా చర్యలను సూచించే 'carried over లేదా carry forward' అనే వెర్బ్స్ కనపడతాయి ఇక్కడ ఈ వెర్బ్స్ గుణాత్మక వర్ణనలు కూడా చూస్తాము ఆ విధంగా వెర్బ్స్ ను విశ్లేషిస్తే ఏది ప్రాధమికమైన వెర్బ్ ఏది సహాయకమైనదో చూడగలం ఇక్కడ 'carry over' అనేది ప్రాథమికమైనది 'cannot be' అనేది సహాయకమైనది - అంటే ప్రతిచర్య గురించి చెప్పబడేదన్నమాట మనం డాక్యుమెంట్ అంతా పరిశీలిస్తే ఇటువంటివి చాలా గుర్తిస్తాం ఇలా భాషాభాగాల విశ్లేషణ ద్వారా ఏం చేస్తున్నామో మీకు ఇప్పుడు అర్ధమైందనుకుంటాను ఇక్కడ కొద్దిసేపు ఆగి తిరిగి ఆ PDF స్పెసిఫికేషన్ ను క్షుణ్ణంగా చదివి ఈ సారి సరైన వెర్బ్స్ ను విశ్లేషిస్తూ వాటిని మీ నోట్ బుక్ లో పొందుపరచుకొండి వెర్బ్స్ ను క్రోడీకరించే ఈ కార్యక్రమాన్ని మీరు చేసి ఉంటారనుకుంటాను ఇవన్నీ LMS స్పెసిఫికేషన్ నుంచి గుర్తించిన వెర్బ్స్ పట్టిక ఇది సంపూర్ణమైనదని నేను అనుకోను నేను గుర్తించలేని మరిన్ని వెర్బ్స్ ను మీరు కనిపెట్టవచ్చు కాని దాదాపుగా ఆ వెర్బ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి - 'approve' అని 'regret' అని 'adjust' అని ఇవే కాకుండా సహాయకంగా ఉండే సమ్మిళిత వెర్బ్స్ ప్రతిచర్యను సూచించే వెర్బ్స్ ఇంకా మనకు కనపడే సంధాయకమైన 'become' 'provide' లాంటి వెర్బ్స్ విశ్లేషణ చేస్తున్నకొద్దీ ఇలాంటివి మనకి చాలా కనపడతాయి అవేకాకుండా ఇలాంటి కొన్ని వెర్బ్స్ శుద్ధమైన రీతిలొ ఉండవు ఇలా శుద్ధమైన వెర్బ్స్ వర్గం ఏమంటే వాటికి సహాయక పొడిగింపులు ఉండవన్నమాట కాబట్టి శుద్ధమైన విశిష్టమైన వెర్బ్స్ ను మాత్రమే పరిగణలోకి తీసుకొంటూ మన సిస్టం లోని వెర్బ్స్ సంఖ్యను తగ్గించుకుంటూ సిస్టం ను ప్రక్షాళన చేయాలి అలాగా ప్రక్షాళన చేస్తే ఇలాంటి వెర్బ్స్ మిగులుతాయి వీటిని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తే ఏ వెర్బ్స్ చర్యలకు కీలకమైనవో ఈ స్పెసిఫికేషన్ ను చూసి తెలుసుకుందాం ఇప్పుడు మనం 'leave' కు సంబంధించిన అంశాలు చూసినట్లయితే 'credit' అనే వెర్బ్ కనపడుతుంది - 'leave credit' అయిందని 'EL credit' అయిందని ఇక్కడేమో 'SL credit' అయిందని ఇలాగా అర్హతపరంగా వివిధ రకాలైన ఈ లీవ్ లకు 'credit' అనే వెర్బ్ కు ఉన్న అనుబంధాన్ని మనం బాగా అర్ధం చేసుకోగలం కాని కొన్ని వెర్బ్స్ అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు - ఇక్కడ మనం గరిష్ఠంగా 15 రోజుల లోటును 'allow' చేస్తునట్లుగా చెప్పుతున్నాము 'allow' అనేది వెర్బ్ అయినప్పటికి ఇక్కడి దానిని ఒక చర్యకన్నా నిర్భంద పరిమితిగా పరిగణిస్తున్నాం ఇటువంటి సందర్భాలలో మనం జాగ్ర్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఇంగ్లీష్ లో రాస్తునప్పుడు సహజంగా ఒక 'subject' ఒక 'predicate object' ఒక verb' అనేవి ఉండాలి కాని ఈ 'allow' అనేది అసలైన ఏజెంట్ చర్య మాత్రం కాదు ఈ 15 రోజుల లీవ్ లోటు అనుమతిని సిస్టం లో ఒక పరిమితిగా చూస్తున్నాము కాని ఒక చర్యగా పరిగణించటంలేదు అలాకాకుండా 'clubbed' లాంటి ఇతరత్రా వెర్బ్స్ ను 'CL' 'EL' 'SL' ప్రస్తావన సందర్భంగా చూడగలం ఇంకా కిందకు వెళితే 'maternity' లీవ్ కు కూడా 'clubbed' ను వాడటం చూస్తాం స్క్రీన్ మీద నేను గీసిన అండర్ లైనింగ్ మారకపోవచ్చు క్షమిచండి కాబట్టి 'club' అనేది సిస్టం లో ప్రధాన పాత్ర వహించే ముఖ్యమైన వెర్బ్ గా భావించవచ్చు ఇక్కడ మన ప్రయత్నమేమంటే ఈ వెర్బ్స్ పట్టిక నుంచి ముఖ్యమైన మన సందర్భానికి అనుచితమైన వాటిని గుర్తించవలసి ఉంటుంది మన ముఖ్యమైన పని లీవ్ మేనేజ్మెంట్ సిస్టం తయారుచేయటమనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి కాబట్టి సమస్య నిర్వచన పరంగా చూస్తే చాలా చర్యలన్నీ లీవ్ సంబంధితమైన లేదా దానిలో ముఖ్యమైన పాత్ర పోషించే ఆబ్జెక్ట్స్ నుంచి ఉత్పన్నమైనవి వీటిని మనం చాల వివరంగా పరిశీలించాలి ఇక ముందుకుపోతే ఇంతకుముందుగానే చాలావరకు మనం గుర్తించిన క్లాసెస్ ను ఈ వెర్బ్స్ తో జతచేద్దాం ఇక్కడ మనమేంచేస్తున్నామంటే డాక్యుమెంట్ ను విశ్లేషిస్తూ క్లాసెస్ ను వాటికి సంబంధించిన వెర్బ్స్ తో జతపర్చటానికి ప్రయత్నిస్తున్నాం అంటే ఉదాహరణకు ఇక్కడ ఈ వాక్యం 'employee who works' పరిశీలిస్తే 'work' వెర్బ్ 'employee' క్లాసు పరస్పరం సంబంధించినవనమాట 'executive reports' ను చూసినప్పుడు ఆ రెండు పదాలు ఒక దానికొకటి సంబంధించినవి అలాగే 'lead who approves' లో ఉన్న ఈ రెండూ కూడా మనం ఇప్పటికే గుర్తించిన క్లాసెస్ కు అనుగుణమైన నామవాచకాలను ఇప్పుడు గుర్తించుతున్న వెర్బ్స్ ను పరిశీలిస్తూ వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ను కనుగోనటానికి ప్రయత్నిస్తున్నామనమాట ఈ విధంగా చెయ్యవలసిన భాద్యతల గురించి మనకు బాగా తెలుసుకోగలం ఇలా 'work' 'record' 'request' 'cancel' 'check' 'report' వెర్బ్స్ ను గుర్తించాం ఇవన్నీ 'employee' కి సంబంధించినవి అయితే 'credit' వెర్బ్ మాత్రం 'leave' కు సంబంధించినది 'crediting leave' 'prorating leave' 'getting leave approved' ఈ విధంగా స్పష్టం చేసిన వెర్బ్స్ ను చేయవలసిన బాధ్యతలుగా పరిగణలోకి తీసుకోవచ్చు ఇక్కడ నీలం రంగుతో ఉన్న కొన్నిటిని చూస్తే అవి ఉద్యోగుల్లో ఉన్న బహు వర్గాలుగా మనకు తెలుస్తుంది డాక్యుమెంట్ ను పరిశీలించినప్పుడు ఇవన్నీ అన్ని రకాల ఉద్యోగులకు వర్తింపజేసే బాధ్యతలు లేదా సంబంధాలుగా తెలుసుకోగలం 'approve' 'regret' మాత్రం లీడ్ లేదా మేనేజర్ కే పరిమితం కానీ సాధారణ ఉద్యోగికి వర్తించదు ఇవన్నీ చాలా ముఖ్యమైన ఉమ్మడి బాధ్యతలుగా మనం గుర్తించి వాటి క్లాసెస్ తో జతపరచినవని సూత్రప్రాయంగా చెప్పవచ్చు ఇప్పుడు మనం చేసిన భాష విశ్లేషణ యొక్క సారాంశాన్ని చూద్దాం మన దగ్గరున్న ప్రధాన వెర్బ్స్ అయిన 'report' 'request' 'approve' వెర్బ్ లను చూస్తే ఇవన్నీ మనం గుర్తించిన బాధ్యతలు వాటిలో ఏవి ముఖ్యమైనవి ఏవి సహాయకమైనవో తెలుసుకున్నాం ఈ సందర్బంలో ఈ రెండో పేజి కి వెళ్లి కొన్ని విషయాలు గమనించి తిరిగి ఈ మొదటి పేజి కి వద్దాం ఇక్కడ ఈ స్పెసిఫికేషన్ సాధారణమైన యూస్ కేసు లను సూచిస్తుంది యూస్ కేసు అంటే ఒక వినియోగదారుడు సిస్టం ను విభిన్న ఎలా ఉపయోగిస్తాడు ఉపయోగించవలసిన విభిన్న పరిస్థితులు ఏమిటి అనే విషయాల వర్ణన అనమాట ఇక్కడ చూసినట్లయితే ఆబ్జెక్ట్స్ కు బాధ్యతల మధ్య ఉన్న సంబంధాలు ప్రస్పుటంగా కనపడతాయి ఉదాహరణకు ఈ వాక్యం 'every employee of every kind can do the "following" from his or her account' చూస్తే ఈ క్రిందివన్నీ వివిధ బాధ్యతలకు సంబంధించినవిగా ఉన్నాయి కాబట్టి మనమేమంటున్నామంటే ఇవన్నీ కూడా 'record' 'request' 'cancel' 'avail' సంబంధితమైనవిగా మార్క్ చేస్తూ ఇతరత్రా వాటికి భిన్నమైన ప్రధాన ఆబ్స్త్రాక్షన్స్ గా భావిస్తున్నాము ఇలా ఎందుకనుకుంటున్నామో తెలుసుకోవాటానికి క్రొద్దిగా పైకి జరిగి చూద్దాం ఇక్కడ లీవ్ ని చూస్తే అది 'CL cannot be carried forward' అని 'CLs cannot be clubbed' అని 'ELs can be carried over' అని ఇక్కడేమో 'SL can be clubbed' అని ఉన్నట్లుగా కనబడుతుంది కాబట్టి 'club' ని ఒక బాధ్యతగా చూస్తే సహజంగానే అది లీవ్ ఆబ్జెక్ట్స్ కు గాని లీవ్ క్లాసుకు గాని చెందిన బాధ్యతగా ఉంటుంది కాని అది ఎక్కువగా సహాయక వెర్బ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ బాధ్యతకి తగిన ప్రధాన చర్యలంటూ ఏమీ లేవనే విషయం చాల స్పష్టంగా తెలుస్తుంది - 'employees apply for leave' 'leave maybe approved' 'leave maybe regretted' 'if approved avail of' 'they can cancel'వీటితో పోలిస్తే ఇవి కూడా లీవ్ క్లాసెస్ కు తగిన బాధ్యతలేగాని ఇంకా మున్ముందు లీవ్ క్లాసెస్ ను మెరుగుపరచటానికి అవకాశం కలిగి ఉన్నవి ఇది బహుశ వెర్వేరు పద్ధతుల్లో మనం విదించుకున్న పరిమితులకు అనుగుణంగా క్లాస్ స్ట్రక్చర్ ను మెరుగుపరచటానికి దారితీయవచ్చు అందుకనే మనం ఏవి ప్రధాన చర్యలో ఏవి అప్రధాన చర్యలో వాటి మధ్య తేడాలను గమనిద్దాం ఇక్కడ దీనిని ఎందుకు అప్రధానమైనదిగా ఎందుకు వీటిని మనం గుర్తించిన ప్రధానమైన చర్యలుగా చెప్పుకుంటున్నామో చర్చిస్తున్నాం అదేకాకుండా సిస్టం లో కీలకం కాని సహాయక చర్యలు - అది చేయాలని ఇది చెయ్యాలని అనేకం ఉండవచ్చు ఎందుకంటే అవన్నీ కూడా మనం ఇంగ్లీష్ భాషాలో వివరించటానికి అవసరమైనవి ఆ విధంగా మనం చేస్తూపోతే తోలి డిజైన్ ఈ విధంగా ఉండవచ్చు చాలా క్లాసెస్ ఉన్నాయని ఎంప్లాయ్ ఒక క్లాసు అని మనకిదివరకే తెలుసు ఈ సమస్య ను చూసినట్లయితే 'employee name' 'personal details' 'designation' 'employee code' 'login ID' ఇవన్నీ డాక్యుమెంట్ లో ఎదో ఒకచోట ప్రస్తావించిన వివిధ అట్రిబ్యూట్స్ అని అవన్నీ కూడా నామవాచకాలను గుర్తించటానికి చేసిన విశ్లేషణలో బయటపడ్డవని తెలుస్తుంది తరవాత వర్గీకరణ అట్రిబ్యూట్స్ విభజన పద్ధతుల ద్వారా ఈ అట్రిబ్యూట్స్ ను ఈ వివిధ బాధ్యతలను వెర్బ్స్ విశ్లేషణ చేస్తున్నప్పుడు గుర్తిస్తూ ఎంప్లాయ్ క్లాసు తో సంబంధపరిచాం ఆ విధంగా డాక్యుమెంట్ లో పొందుపరచిన విషయాల ఆధారంగా మన దగ్గర వెర్బ్స్ సముదాయం ఎంప్లాయ్ క్లాసులు ఏర్పరచుకున్నాం ఇలా ఇది అట్రిబ్యూట్స్ బాధ్యతలలో కూడుకున్న ఒక ఎంప్లాయ్ క్లాసు అలాగే ఎక్సెక్యుటివ్ లీడ్ మేనేజర్ కు కూడా ఇలాగే చేయవలసి ఉంటుంది ఈ పని మీకు ఇక్కడ వదిలిపెడుతున్నాను నా సలహా ఏమంటే ఇక్కడ కొంత సేపు ఆగి ఇతర ఎంప్లాయ్ వర్గాలలోని అట్రిబ్యూట్స్ వాటి బాధ్యతలు ఏమిటో ఏ విధంగా ఉంటాయో తెలుసుకోండి మున్ముందు మాడ్యుల్స్ లో ఈ విషయాలని తప్పకుండా ప్రస్తావిస్తూ డిజైన్ ను వివిధ కోణాల్లో మెరుగుపరుద్దాం ఇది ఇంకొక లీవ్ క్లాసు ఉదాహరణ - దాని అట్రిబ్యూట్స్ ఏమంటే 'type of leave' 'start date' 'duration of leave' 'employee Id'అలాగే 'validity check' 'accounting' 'probability'ఇవి బాధ్యతలు ఇక్కడికి మరల తిరిగి వద్దాం ఈ లోగా నేను కోరేదేమంటే ఈ లీవ్ ఆబ్జెక్ట్స్ ను విశ్లేషించి వాటి అన్ని క్లాసెస్ కు సంబంధించిన అట్రిబ్యూట్స్ బాధ్యతలు ను గుర్తించటానికి ప్రయత్నించండి అలా చెయ్యడంవల్ల సిస్టం లోని అంశాలను నిర్వచించటంలో మీరు మంచి పట్టు సంపాదిస్తారు చివరగా మరల నాణ్యతని పరీక్షిద్దాం క్వాలిటీ చెక్ quality check ఇక్కడ ఇంతవరకు మనం ప్రధానంగా చేసినదేమంటే బాధ్యతలను గుర్తించాం బాధ్యతల పరంగా క్లాసెస్ వివరణను ఇంకా విశ్లేషించలేదు దానిని ముందు మాడ్యుల్స్ లో చేద్దాం కాబట్టి ఇంతవరకు కప్లింగ్ కోహెషన్ మెట్రిక్స్ లో పెద్ద మార్పులను ఏమీ ఆశించలేము ఇలా మనం మెల్లిగా ముందుకు కదులుతూ పూర్తిచేసే చెరువలో ఉన్నాం ఇంకా చేయవలసినది ఉన్నా కనీసం ఇంతవరకు సిస్టం లో ఒక అంశాన్ని మాత్రం పూర్తిచేశాము అన్ని క్లాసెస్ లకు సంబంధించిన అట్రిబ్యూట్స్ బాధ్యతలు గుర్తించాం రిలేషన్షిప్స్ వైపు ఇంకా చూడకపోయినా వాటి ప్రభావం మొత్తం సిస్టం వ్యవస్థ మీద ఎలా ఉంటుందో మనం విశ్లేషించనప్పటికీ ఒక విధంగా సిస్టం యొక్క క్లిష్టతను తెలుసుకోగలిగాం అలాగే సఫిషియన్సి గురించి కూడా కొద్దిగా అవగాహన ఉంది ఇక మన తదుపరి ప్రయత్నంలో తప్పకుండా క్లాసెస్ లోని వాటి మధ్య ఉన్న వివిధ సంబంధాలను రిలేషన్షిప్స్ ను గురించి మరింత వివరంగా తెలుసుకుందాం ఈ మాడ్యుల్ సారాంశం చూస్తే ఇందులో ఇంగ్లీష్ డాక్యుమెంట్ లోని వ్యవహారిక సంభాషణ పరంగా క్లాసెస్ ను వాటి అట్రిబ్యూట్స్ను బాధ్యతలును విశ్లేషించగలిగాం ఈ మాడ్యుల్ మునుపటి మాడ్యుళ్ళలో ఇందుకోసం ప్రాధమికంగా భాషావిశ్లేషణ విధానాన్ని ఉపయోగించాం ఈ ఒక్క విధానమే కాకుండా వేరే ఇతర విధానాల ద్వారా కూడా విశ్లేషించవచ్చు ఏ విధానమైన మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ప్రతి అంచెలోనూ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను సంప్రదిస్తూ ఉండాలి అలాగే క్వాలిటీ మెట్రిక్స్ పరంగా ఎలా ముందుకు పోతున్నామో కూడా బేరీజు వేసుకుంటూ ఈ డిజైన్ ను మెరుగుపరుస్తూ ఉండాలి ఈ అన్వేషణా ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తూ తదుపరి మాడ్యుల్ లో క్లాసెస్ లో ఉన్న రిలేషన్ హయరార్కి గురించి తెలుసుకుందాం